ఇప్పుడు మనం PV మాడ్యూళ్లను ఇచ్చిన అప్లికేషన్ల కొరకు ఏ విధంగా డిజైన్ చేయాలో చర్చిద్దాం రెండు తరగతుల అప్లికేషన్లు ఉన్నాయి ఒక సెట్ అప్లికేషన్లకు శక్తి నిల్వ అవసరం లేదు కాబట్టి శక్తి బఫరింగ్ కోసం బ్యాటరీలు అవసరం లేని PV మాడ్యూల్లను మనం ఎలా డిజైన్ చేస్తాము ఇతర తరగతి PV అప్లికేషన్లకు శక్తి నిల్వ అవసరం బ్యాటరీలు అవసరం కాబట్టి బ్యాటరీలు అవసరమయ్యే అప్లికేషన్ల కోసం మనము PV మాడ్యూల్లను ఎలా డిజైన్ చేస్తాము మనము ఈ రెండు సందర్భాలను చూస్తాము వీటి కోసం PV ప్యానెల్ల పరిమాణాన్ని ఎలా మారుస్తామో చూద్దాం కొన్ని అప్లికేషన్లను జాబితా చేద్దాం PV పవర్ గ్రిడ్లోకి పంప్ చేయబడటం అత్యంత సాధారణమైన వాటిలో ఒకటి ఇది చాలా ప్రజాదరణ పొందిన ముఖ్యమైన అప్లికేషన్ మీరు చాలా భవనాల పైభాగంలో రూఫ్టాప్ PV సోలార్ సెల్స్ను అమర్చడం చూసి ఉంటారు మరియు అవి గ్రిడ్లోకి AC పవర్ను పంప్ చేయడానికి గ్రిడ్కు కనెక్ట్ చేయబడిన ఇన్వర్టర్లతో అనుసంధానించబడి ఉంటాయి ఈ అప్లికేషన్లకు సాధారణంగా బ్యాటరీలు అవసరం లేదు బ్యాటరీలు అవసరం లేని మరొక అప్లికేషన్లు నీటి పంపింగ్ అప్లికేషన్లు వాటిలో ఒకటి భూగర్భ సంప్లో నీటిని నిల్వ చేసి ఓవర్హెడ్ ట్యాంకుల వరకు ఎత్తిపోస్తారు ఇది నీటిపారుదల భూములకు పంపింగ్ విస్తారమైన భూములకు కూడా నీటిని పంపిణీ చేస్తుంది ఇది కూడా బ్యాటరీలు సాధారణంగా అవసరం లేని వర్గంలోకి వస్తుంది మరొక సెట్ శీతలీకరణ పెల్టియర్ కూలింగ్ AC వంటి కూలింగ్ అప్లికేషన్లు మీరు సాధారణంగా బ్యాటరీలు అవసరం లేకుండా సౌర శక్తిని థర్మల్ ఎఫెక్ట్లుగా మార్చడాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే హీటింగ్ అప్లికేషన్స్ మీరు బ్యాటరీలను ఉపయోగించాల్సిన అవసరం లేని కొన్ని తాపన అనువర్తనాలు ఉన్నాయి గ్రిడ్లోకి పంప్ చేయబడే PV పవర్ యొక్క ఈ సాధారణ అప్లికేషన్ను మనం పరిశీలిద్దాం ఇది చాలా జనాదరణ పొందిన అప్లికేషన్ మరియు మేము PV ప్యానెల్ల పరిమాణాన్ని ఎలా మారుస్తామో పరిశీలించడానికి దీనిని ఉదాహరణగా తీసుకుందాం ఇప్పుడు నేను ఈ రెండు లైన్ల ద్వారా గ్రిడ్ను సూచిస్తాను సింగిల్ ఫేజ్ గ్రిడ్ కానీ అది మూడు దశల గ్రిడ్ కావచ్చు మరియు ఈ గ్రిడ్ నుండి మనం శక్తిని తీసుకుంటాము మరియు దానిలో శక్తిని ఉంచవచ్చు కూడా కాబట్టి గ్రిడ్ బఫర్గా పనిచేస్తుంది ఇవి గ్రిడ్ లైన్లు ఈ గ్రిడ్ లైన్లకు మనము ఒక భవనం లోపల ఉన్న విద్యుత్ లోడ్లను కనెక్ట్ చేస్తాము మరియు వాటికి శక్తి అవసరం మనము గ్రిడ్ నుండి శక్తిని తీసుకుంటాము కాబట్టి ఈ పద్ధతిలో మనము గ్రిడ్కు లోపల ఉన్న లోడ్లను కనెక్ట్ చేస్తాము గ్రిడ్ నుండి శక్తిని మీటర్ చేసి ఆపై ఉపకరణాలను ఆపరేట్ చేస్తాము ఇప్పుడు మనం భవనం పైకప్పుపై చూద్దాం ఇక్కడ మన దగ్గర సోలార్ ప్యానెల్ ఉంది మరియు అది సౌర శక్తిని అందుకుంటోంది మరియు సంగ్రహిస్తోంది కాబట్టి ఈ సౌరశక్తి ఎలక్ట్రికల్ శక్తి గా మార్చబడుతుంది మనం దానిని మీటర్ చేసి గ్రిడ్ కనెక్ట్ చేయబడిన ఇన్వర్టర్లను ఉపయోగించడం ద్వారా తగిన పద్ధతిలో గ్రిడ్లో ఉంచుతాము కాబట్టి ఇది ఒక దృష్టాంతం దీనిని ఉదాహరణగా తీసుకుందాం ఈ ఫోటోవోల్టాయిక్ ప్యానెల్ను ఎలా రూపొందించాలో చూద్దాం కాబట్టి మనము ఏమి చేయాలో అది మీకు అంతర్దృష్టిని మరియు అవగాహనను ఇస్తుంది మీరు గ్రిడ్లో ఉంచే శక్తి మొత్తం అంటే PV ప్యానెల్ల నుండి సంగ్రహించబడిన సౌరశక్తి మరియు మనం గ్రిడ్లో ఉంచే వాటికి WHPV వాట్ అవర్ అని అనుకుందాం ఇక్కడ వాట్ అవర్ అనేది శక్తి యొక్క యూనిట్ గా మనం ఉపయోగిస్తాము ఇందులోని ఉపకరణాలు వినియోగించే శక్తి ని "వాట్ అవర్ లోడ్" అని పిలుస్తాను కాబట్టి PV పవర్ లేకపోతే మనము రోజువారీ లేదా నెలవారీ ప్రాతిపదికన వాట్ అవర్ లోడ్ మొత్తాన్ని మాత్రమే వినియోగిస్తాము మరియు దాని కోసం మీటర్ చేయబడిన దాన్ని బట్టి చెల్లిస్తాము ఇప్పుడు మనం శక్తిని వెనక్కి ఇస్తున్నాము ఇప్పుడు మనం నికర బ్యాలెన్స్ 0 కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అనుకుందాం అది మనం ఈ డిజైన్లో చేర్చాల్సిన జీరో నెట్ ఎనర్జీ చాలా రాష్ట్రాలు మరియు చాలా ప్రదేశాలలో మనము లైన్ నుండి గ్రహిస్తున్న వాట్ అవర్ల కోసం మనం సుంకం చెల్లించాల్సి ఉంటుంది అయితే మనము సౌర శక్తి నుండి శక్తిని పొంది గ్రిడ్లో ఉంచే వాట్ అవర్కు టారిఫ్ భిన్నంగా ఉంటుంది ఇది సాధారణంగా ఎక్కువగా ఉంటుంది అందువల్ల గ్రీన్ ఎనర్జీని గ్రిడ్లో ఉంచడానికి ప్రయత్నించడంలో ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వాట్ అవర్ లోడ్కి సుంకం ఉంది అది CLoad అనుకుంటే మనకు ఒక వాట్ అవర్ కు CLoad ఖర్చు అవుతుంది మరియు మీరు గ్రిడ్లో ఉంచే సౌరశక్తికి C విలువ ఉంటుంది అది CPV అనుకుంటే మీకు వాట్ అవర్ కు CPV రూపాయలు లభిస్తాయి మనము నికర ధరను ఎలా లెక్కించాలి నికర ధర వాట్ అవర్ లోడ్ X CLoad మైనస్ వాట్ అవర్ పీవీ X CPV ఫోటోవోల్టాయిక్ టారిఫ్ అవుతుంది ఇప్పుడు ఇది నికర ధర అవుతుంది కాబట్టి మన లక్ష్యం మన ఆసక్తి నికర ధర సున్నాగా ఉంచటమే కాబట్టి జీరో నికర ధర కోసం పై రెండు లబ్దాలు సమానంగా ఉండాలి మనకు నికర ధర సున్నాకావాలంటే వాట్ అవర్ PV వాట్ అవర్ లోడ్ CLoad CPV కాబట్టి మనం జీరో నెట్ ఎనర్జీని కలిగి ఉండాలనే ఆసక్తి ఉన్నట్లయితే మనం వాట్ అవర్ PVని వాట్ అవర్ లోడ్కి సమానం చేయవచ్చు ఈ సందర్భంలో జీరో నెట్ ఎనర్జీ అంటే CLoad CPV అంటే లోడ్ సుంకం మరియు PV టారిఫ్ సమానం రాయితీలు ఏవీ లేవు అనుకుంటే కాబట్టి మనము ఈ వాట్ అవర్ అవసరాన్ని తీర్చడానికి PV ప్యానెల్లను రూపొందించాలనుకుంటున్నాము ఇది వాట్ అవర్ లోడ్తో సమానమైన వాట్ అవర్ PV అంటే నికర శక్తి సున్నా దీని అర్థం భవనం లోపలకు తీసుకునే శక్తి మరియు PV ప్యానెల్ ద్వారా వెలుపల లైన్ కు అందించే శక్తీ సమానంగా ఉంటాయి సాధారణంగా మనం ఉపయోగించే లోడ్ మీటర్ ద్వారా లెక్కించబడుతుంది ఇది నెలవారీ ప్రాతిపదికన బిల్లు చేయబడుతుంది ఇది నెలకు ఇన్ని యూనిట్లుగా వ్యక్తీకరించబడుతుంది ఇది నెలకు కిలోవాట్ గంటకు పర్యాయపదంగా ఉంటుంది కాబట్టి ఇది బిల్ చేయబడే యూనిట్లు మరియు వాటికి టారిఫ్లు ఇవ్వబడ్డాయి మన అవసరాల కోసం వాట్ అవర్ లోడ్ ప్రతి రోజు కావాలి కాబట్టి మనము నెలకు అవసరమైన కిలోవాట్ గంటల ను తీసుకొని దానిని 30 తో భాగించి భాగిస్తే రోజుకు కిలోవాట్ గంటలుగా వ్యక్తీకరిస్తాము మరియు ఇది PV వాట్ అవర్ లోడ్కు సమానంగా సెట్ చేయబడుతుంది నెలకు కిలోవాట్ అవర్స్ ను ఒకే నెలలో కాకుండా చాలా నెలలు తీసుకోవడం మంచిది కావచ్చు ఒక సంవత్సరంలోని అన్ని నెలల రీడింగ్ యొక్క సగటును తీసుకొని దీని నుండి వాట్ అవర్ లోడ్ని లెక్కించడం మంచిది కాబట్టి లోడ్ అవసరం యొక్క మరింత స్థిరమైన విలువను అందించడానికి ఇది నెలకు సగటు కిలోవాట్ గంటలు30 కావచ్చు తద్వారా PV ఆ లోడ్ను పరిష్కరించగలదు ఒక అధమ పక్ష డిజైన్ ఏమిటంటే నెలకు కిలోవాట్ అవర్ ప్రకారం మొత్తం సంవత్సరానికి బిల్ చేయబడిన రీడింగ్ లో అత్యధిక విలువను కలిగిన నెల రీడింగ్ ను కిలోవాట్ అవర్ లో తీసుకోవడం ఆ భవనానికి అవసరమైన గరిష్ట శక్తి అదే అవుతుంది ఈ భవనం నెలసరి గరిష్ట కిలోవాట్ అవర్ రీడింగ్ ను 30 తో భాగిస్తే ఇది మీకు రోజుకు అవసరమైన కిలోవాట్ అవర్స్ ఇస్తుంది ఇప్పుడు నికర శూన్య శక్తి సమతుల్యతను కొనసాగించడానికి అంటే ఎనర్జీ బిల్ 0 కావాలంటే PV సరఫరా చేయవలసిన గరిష్ట శక్తి ఇది కాబట్టి అవసరమైన వాట్ అవర్ కోసం PV పానెల్ ను ఏ విధంగా రూపొందించవచ్చు అధమ పక్షపు నెలసరి గరిష్ట కిలోవాట్ అవర్ విలువ లేదా అప్లికేషన్ పరంగా మీ పరిమితులను బట్టి సంవత్సరం లోని అన్ని నెలల సగటువిలువను కూడా తీసుకోవచ్చు తదుపరి మనం వాతావరణ ప్రభావాలతో β కోణంతో వంపుతిరిగిన ఫ్లాట్ ప్లేట్పై సంభవించే రోజువారీ శక్తి మొత్తాన్ని గుర్తించాలి మరియు దీన్ని ఎలా చేయాలో మనకు తెలుసు కాబట్టి రోజు సంఖ్యకు అనుగుణం గా Hat ని నిర్ణయించండి మీరు బహుశా ఇలాంటి వక్రరేఖను పొందుతారు చూడండి ఇది జనవరి 1వ తేదీ N 1 నుండి డిసెంబర్ 31వ తేదీ N 365 వరకు ఇక్కడ ఈ పాయింట్ వద్ద కనిష్టంగా ఉంది అనుకుందాం ఇప్పుడు సంవత్సరంలో ఏ రోజునైనా వాతావరణ ప్రభావాలతో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ లేదా టిల్టెడ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో లభించే అధమ పతన శక్తి ఇది PV ప్యానెల్ పరిమాణాన్ని అంచనా వేయడానికి మనం దానిని కనుగొని ఉపయోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నిర్దిష్ట విలువ Hat min ను కనుగొనండి దీని యూనిట్స్ kWh m 2 day ఇంతకు ముందు చర్చించిన స్క్రిప్ట్ ఫైల్లను అమలు చేయడం ద్వారా Hat కనుగొనవచ్చు కాబట్టి ఈ టెక్స్ట్ ఫైల్ Hat estimate m est m ఇది ఇచ్చిన అక్షాంశం వద్ద Hat విలువను అంచనా వేస్తుంది నేను బెంగుళూరును అక్షాంశంగా ఎంచుకున్నాను ఈ ఫైల్లోని విషయాలు మీకు బాగా తెలుసు మనము దీనిని ఇంతకు ముందే వ్రాసాము ఇంతకు ముందే వివరించాను చర్చించాము కాబట్టి ఇప్పుడు మనం ఆక్టేవ్ లో Hat ని అంచనా వేయడాన్ని అమలు చేద్దాం అప్పుడు మీరు ఇలాంటి అవుట్పుట్ ని పొందుతారు కాబట్టి నీలి రేఖ H0 విలువను రోజు సంఖ్య ను బట్టి తెలియజేస్తుంది ఇది జనవరి 1 ఇది డిసెంబర్ 31 రోజు సంఖ్య365 గ్రీన్ లైన్ Hat విలువను తెలియజేస్తుంది ఇది వాతావరణ ప్రభావాలతో వంపుతిరిగిన ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై పడే పతన సౌరశక్తి దీని యూనిట్లు kWh m 2 day ఇప్పుడు బెంగుళూరు ప్రాంతంలో ఇక్కడ గమనించండి ఇక్కడ కనీస విలువ 195 రోజు వద్ద ఉంది మరింత దగ్గరగా దీనిని పరిశీలిస్తే రోజు సంఖ్య 195 వద్ద మీకు Hat యొక్క కనిష్ట విలువ దాదాపుగా 4 6 ఉంటుంది నిజానికి దీని వెలువ 4 55 కంటే ఎక్కువగా 4 6 కంటే తక్కువగా ఉంటుంది మీరు min Hat అని టైపు చేయడం ద్వారా Hat యొక్క కనిష్ట విలువను కనుగొనవచ్చు array Hat కనిష్ట విలువను రోజుకు 4 5866 కిలోవాట్ అవర్ m2 గా ఇస్తుంది ఇది రోజు సంఖ్య 195 లేదా 196 కు సంబంధించినది ఇప్పుడు రోజు సంఖ్యను కనుగొనడానికి ప్రయత్నించండి రోజు సంఖ్య ప్రాథమికంగా Hat కి సంబంధించిన array ఇండెక్స్ శ్రేణి ని ఈ విధంగా సెట్ చేద్దాం Q Hat ≤ min Hat అంటే కనిష్ట Hat తప్ప మిగిలిన అన్ని మూలకాల విలువ జీరో అని అర్థం అప్పుడు దీని ప్రకారం Qని కనుగొనండి ఇది Q యొక్క నాన్జీరో మూలకాన్ని కనుగొంటుంది ఇది 196 సూచిక వద్ద ఉంది కాబట్టి Hat 196 కనిష్ట విలువ 4 5866 ఉండాలి మరియు 196 అనేది జూలైకి అనుగుణంగా ఉంటుంది N 196 జూలై 16 తేదీన వస్తుంది లేకపోతే మీరు క్యాలెండర్లో టైప్ చేయవచ్చు నేను సంవత్సరం టైప్ చేస్తున్నాను నెల 07 అనుకుందాం కాబట్టి ఇక్కడ ఎక్కడో ఒక చోట జూలై 16 వ తేదీ 196కి అనుగుణంగా ఉంటుంది లేదా మీరు ఇలాంటి తేదీ సంఖ్య కమాండ్ ని ఉపయోగించవచ్చు కాబట్టి తేదీ సంఖ్య కమాండ్ Unix టైమ్స్టాంప్ నుండి ఎన్ని రోజులు అనే సంఖ్యను ఇస్తుంది కాబట్టి ఇది 16 వ తేదీ జూలై 27 మైనస్ జనవరి 1 తేదీ సంఖ్య కాబట్టి 1 నుండి మీరు తేదీ సంఖ్యను పొందుతారు ఇది 196 అంటే జూలై 16 తేదీ ని సూచిస్తుంది కాబట్టి ప్రాథమికంగా జూలై 16 నాటికి మీరు కనిష్ట Hat విలువను కలిగి ఉంటారు ఇది 4 58 kWh m 2day ఇది మీరు దీని నుండి తీసుకోవలసిన కీలకమైన మరియు ముఖ్యమైన విలువ ఇలాంటి తక్కువ ఇన్సోలేషన్ లేదా కనీసం ఇన్సోలేషన్ రోజులో కూడా పూర్తి లోడ్ అవసరాన్ని అందించడానికి మీరు మీ PV ప్యానెల్ను రూపొందించాలి అప్పుడు సంవత్సరంలో ఏ ఇతర రోజు అయినా కవర్ చేయబడుతుంది ఇప్పుడు కనిష్ట Hat కనుగొనడం మరియు దానిని మన గణనలలో ఉపయోగించడం యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం నేను X మరియు Y కోఆర్డినేట్ సిస్టమ్లను గీస్తున్నాను ఇక్కడ X అనేది t సమయాన్ని గంటల్లో సూచిస్తుంది ఇది రోజులోని సమయం గంటలలో 0 నుండి 24 గంటలు మరియు Y అక్షం పైన ఇన్సోలేషన్ L kWm 2 యూనిట్స్ లో ఇందులో నేను ఉదయం 6 గంటలు మరియు సాయంత్రం 6 గంటలు ముఖ్యమైన సమయాలను గుర్తిస్తాను ఈ విధంగా కనిపించే ఇన్సోలేషన్ వక్రరేఖను సుమారుగా గీయనివ్వండి దీని కింద ఉన్న ప్రాంతం శక్తి మరియు ఆ శక్తి Hat కనిష్టంగా ఉంటుంది కాబట్టి సంవత్సరంలో ప్రతి రోజు మీరు ఇన్సోలేషన్ యొక్క తరంగ రూపాన్ని ఈ విధంగా కలిగి ఉంటారు దాని కింద ఉన్న ప్రాంతం మీకు Hat ఇస్తుంది మరియు మనము సంవత్సరంలోని అన్ని రోజులకు విడి విడి గా Hat ని పరిశీలించాము సంవత్సరంలో ఒక నిర్దిష్ట రోజున వంపుతిరిగిన ఉపరితలంపై వాతావరణ ప్రభావాలతో కనీస పతన శక్తి ఉందని కనుగొన్నాము కనుక ఇది కనిష్ట పతన శక్తి బెంగళూరులో ఈ విలువ 4 58 kWh m 2 day అని మనము కనుగొన్నాము ఇప్పుడు ఈ ఇన్సోలేషన్ వర్సెస్ సమయం యొక్క ఈ గ్రాఫ్ ను మరో పద్ధతిలో కూడా చూపించవచ్చు ఇక్కడ నేను మరొక రూపంలో అంటే t వర్సెస్ ఇన్సోలేషన్ L గ్రాఫ్లో వ్రాస్తున్నాను ఇప్పుడు దీనిపై నేను స్టాండర్డ్ ఇన్సోలేషన్ L ని సూచించే లైన్ను మార్క్ చేయబోతున్నాను ఇది kW m 2 అంటే చదరపు మీటరు కి 1 కిలోవాట్ శక్తి ఇప్పుడు నేను ఈ ప్రాంతాన్ని దీర్ఘచతురస్రాకార ప్రాంతంగా మ్యాప్ చేయవచ్చు ఇది L స్టాండర్డ్ యొక్క గరిష్ట ఇన్సోలేషన్ విలువను కలిగి ఉంటుంది ఇది చదరపు మీటర్ కి 1 కిలోవాట్ ఇప్పుడు మధ్యాహ్నానికి సంబంధించిన రేఖను గీస్తాను మధ్యాహ్నానికి ఇరువైపులా నేను ఈ పంక్తులను గీస్తాను ఇప్పుడు మీకు ఈ దీర్ఘచతురస్రం తయారు అయింది ఇది దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఈ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు సంఖ్యాపరంగా 4 58 కి సమానం ఈ నిర్దిష్ట ఉదాహరణ కోసం ఈ ప్రత్యేక విలువను తీసుకుందాం కాబట్టి నేను దీన్ని 4 58 గంటలతో ఉంచుతాను Hat యొక్క ఏదైనా ఇతర విలువల వద్ద అది Hat యొక్క సంఖ్యా విలువ కలిగి ఉంటుంది కాబట్టి దీని వైశాల్యం ఎంత ఇప్పుడు ఈ ప్రాంతం ఎత్తు 1 X వెడల్పు 4 58 అవుతుంది కాబట్టి ఈ ప్రాంత వైశాల్యం కూడా ఈ విలువకు సరి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది మీకు కనిష్ట Hat అనుగుణంగా ఉండే సమానమైన వైశాల్యాన్ని ఇస్తుంది ఇక్కడ ఉన్న ఏకైక తేడా ఏమిటంటే ఇది దీర్ఘచతురస్రాకార ప్రొఫైల్ చదరపు మీటరుకు 1 కిలోవాట్ స్క్వేర్ స్టాండర్డ్ ఇన్సోలేషన్ వర్తించబడితే మీరు కేవలం 4 5 గంటల వరకు మాత్రమే రేడియేషన్ను కలిగి ఉండవచ్చని చెబుతుంది కాబట్టి మనం సోలార్ ప్యానెల్ యొక్క చిహ్నాన్ని గీద్దాం అది ఇక్కడ సూచించిన విధంగా అవుట్పుట్ టెర్మినల్స్ను కలిగి ఉంటుంది ఇప్పుడు ఇన్పుట్ వైపు సూర్యకాంతి ఉంది PV ప్యానెల్పై సోలార్ లైట్ పడుతోంది మరియు అది చదరపు మీటర్ కు 1 కిలోవాట్ ఇన్సోలేషన్ కలిగి ఉంది ఇప్పుడు ప్యానెల్ కూడా కొంత వైశాల్యాన్ని కలిగి ఉంది అది A స్క్వేర్ మీటర్స్ అనుకుందాం ఇప్పుడు 1 kW m 2 X A m 2 ఇది ప్యానెల్పైకి వచ్చే పవర్ ఇన్పుట్ మొత్తం అవుట్పుట్ వద్ద మీరు దీనిని లెక్కిస్తే ప్యానెల్ సామర్థ్యము X 1 kW m 2 X A m 2 X 4 58 hours ఈ సమీకరణం మీకు ఈ ప్యానెల్ రోజుకు ఎన్ని కిలోవాట్ గంటలను మీకు అందిస్తుంది అనేది తెలియజేస్తుంది ప్రతి రోజు మీరు ప్యానెల్ నుండి ఇంత పరిమాణంలో శక్తిని పొందుతారు కాబట్టి మరింత సాధారణ మాటలలో చెప్పాలంటే ఇది Pin ఈ ప్రాంతంలో చదరపు మీటర్ కి 1 కిలోవాట్ పవర్ ఇన్పుట్ ఇస్తుంది ఇది సంఖ్యాపరంగా కనిష్ట Hat విలువకు సమానం కాబట్టి దీనిని కామన్ గా రాసినప్పుడు ఎఫిసియన్సీ X A X కనిష్ట Hat వాట్ అవర్ PV అవుతుంది ఇది దేనికి సమానంగా ఉండాలి ఫోటో వోల్టాయిక్ ప్యానెల్ యొక్క ఔట్పుట్ మనము అప్లికేషన్ వైపు సెట్ చేసిన లోడ్ అవసరాన్ని సరఫరా చేయగలగాలి కాబట్టి మనం కొనుగోలు చేసి ఇన్స్టాల్ చేయాల్సిన ప్యానెల్ వైశాల్యం WHPV ప్యానెల్ సామర్థ్యం X కనిష్ట Hat ఇప్పుడు ఇది బ్యాటరీ లేని అప్లికేషన్ కోసం ఫోటోవోల్టాయిక్ ప్యానెల్లను సైజింగ్ చేయడానికి డిజైన్ ఈక్వేషన్ అవుతుంది ఇక్కడ WHPV అనేది అప్లికేషన్ లోడ్ అవసరం ఇది నా డిపార్ట్మెంట్ భవనం పైకప్పుపై అమర్చబడిన మరియు ఇన్స్టాల్ చేయబడిన సోలార్ ప్యానెల్ల చిత్రం ఇప్పుడు ఇవి సోలార్ ప్యానెల్లు మనము లెక్కించిన A ఈ సౌర ఫలకాల వైశాల్యానికి అనుగుణంగా ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్ అనేది లెక్కించబడిన ప్రాంతం A కంటే కొంచెం ఎక్కువ అవసరం ఇక్కడ సోలార్ ప్యానెల్స్ మధ్య అక్కడక్కడా కొంత ఖాళీ ప్రదేశం అవసరమని గమనించండి మీరు పానెల్స్ ను మౌంట్ చేయాలి పానెల్స్ పై పని చేయాలి మీరు ప్యానెల్లను శుభ్రం చేయాలి అందుకోసం మీకు కొంత ఖాళీ మార్గం అవసరం తద్వారా మీరు మెయింటెనెన్స్ వ్యక్తులను చుట్టూ తిరగడానికి మరియు ప్యానెల్ లను శుభ్రం చేయడానికి మరియు నిర్వహించడానికి అనుమతించ వచ్చు అంతే కాదు మీరు ప్యానెల్ సెట్ల మధ్య ఖాళీ ఉంచడం ద్వారా ఈ ప్యానెల్ యొక్క నీడ ఇక్కడ పడటం గమనించండి ప్యానెల్స్ మధ్య తగినంత ఖాళీ ఉంచడం ద్వారా ఒక ప్యానెల్ నీడ పొరుగు ప్యానెల్లపై ఎక్కువగా పడదు దీని వల్ల అందుబాటులో ఉన్న అవుట్పుట్ పవర్పై ఎలాంటి నష్టం ఉండదు అందువల్ల ప్యానెల్స్ మధ్య ఖచ్చితంగా కొంత గ్యాప్ అవసరం ఇది ప్యానెల్లు స్థాపించబడిన ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సాధారణంగా అవసరమయ్యే రియల్ ఎస్టేట్ ప్రాంతం ప్యానెల్ల కోసం విద్యుత్తో లెక్కించిన ప్రాంతం A కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెక్కించబడే A ని అంతర్గత ప్రాంతం అంటారు అయితే అవసరమైన ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ ప్రాంతం లెక్కించిన దానికంటే 30 ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుమారుగా మీరు నిర్వహణ మరియు శుభ్రపరిచే కార్యకలాపాల కోసం ఈ అన్ని ఖాళీల కోసం అదనంగా 30 కేటాయించవచ్చు కాబట్టి ఈ లెక్కించిన ప్రాంతాన్ని మీటర్ స్క్వేర్లో అంతర్గత ప్రాంతం Aintrinsic అంటారు అయితే మీకు అవసరమైన అసలు రియల్ ఎస్టేట్ ఏమిటో విశ్లేషించాలి దీనిని అవసరమైన ఏరియా ఎస్టేట్ Aestate అని పిలుస్తాము ముందు చెప్పిన విధంగా లెక్కించబడే ప్రాంతం అంతర్గతంగా అవసరమైన ప్రాంతం తర్వాత మీరు నిర్వహణ ప్రయోజనాల కోసం అవసరమైన ప్రాంతానికి అదనపు సర్వీస్ ప్రాంతాన్ని జోడించాలి నిర్వహణ ప్రయోజనాల కోసం దాదాపు అదనంగా 30 అంతర్గత భాగాన్ని కేటాయించండి అందువల్ల మీరు అంతర్గత ప్రాంతానికి 1 3 రెట్లు ఏరియా ఎస్టేట్ను కలిగి ఉంటారు కాబట్టి ఇది ఒక నిర్దిష్ట అప్లికేషన్కు నిర్దిష్ట వాట్ అవర్ పొందటానికి అవసరమైన ప్రాంతం కాబట్టి Aestate 1 3 x Aintrinsic అవుతుంది